అయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మరియు ఈ రోజు ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మనం రెండు వేరియబుల్స్ యొక్క లిమిట్ ల పనితీరు యొక్క మూల్యాంకనం గురించి మాట్లాడుతాము కాబట్టి మునుపటి ఉపన్యాసంలో ఈ లిమిట్ f x y x y x0 y0 కి వెళుతుంది x0 y0 L కి సమానం ఇది ఈ ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించి నిర్వచించబడింది అంటే ఇచ్చిన రియల్ నంబర్ ఎప్సిలాన్ పాజిటివ్ f మైనస్ ఎల్ ఎప్సిలాన్ కన్నా తక్కువ ఉన్న రియల్ నంబర్ డెల్టా పాజిటివ్ను మనం కనుగొనవచ్చు కనుక ఇక్కడ x y x0 y0 యొక్క డెల్టా నైబర్హుడ్ లో ఉన్నప్పుడల్లా ఆర్బిటర్ ఎప్సిలాన్ కోసం ఇచ్చిన సంఖ్యకు f x y మరియు మైనస్ దాని లిమిట్ విలువ L మధ్య ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటుంది పాయింట్ మరియు ఇచ్చిన సంఖ్య L లిమిట్ అని ధృవీకరించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని మనం చూశాము కానీ లిమిట్ L ఏంటి అని మనం ఊహించాలీ కాబట్టి నేటి ఉపన్యాసంలో ఈ సంఖ్య L ను ఎలా పొందాలో మరింత ఆచరణాత్మక సమస్యల కోసం చూస్తాము మరియు ఈ ఇచ్చిన సంఖ్య L అని ధృవీకరించడానికి ఎప్సిలాన్ డెల్టా విధానం ఉపయోగించవచ్చు కాబట్టి సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ ని మాట్లాడేటప్పుడు ఈ సందర్భంలో మాదిరిగానే x అక్షం మీద x0 ఇక్కడ ఒక నిర్దిష్ట బిందువును చేరుకోవడానికి మాకు రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ల విషయంలో మనం కుడి వైపు నుండి ఈ బిందువు వరకు చేరుకోవచ్చు లేదా ఎడమ వైపు నుండి ఈ పాయింట్ x0 కి చేరుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ యొక్క విధులు ఉన్నాయి ఈ సందర్భంలో ఇక్కడ ఇది x అక్షం y అక్షం మరియు z అక్షం అని అనుకుందాం కాబట్టి xy ప్లేన్ లో మనకు ఈ ఫంక్షన్ యొక్క ఈ డొమైన్ ఉంది మనం ఇక్కడ ఈ పాయింట్ P కి చేరుకోవాలనుకుందాం అప్పుడు ఈ పాయింట్ను చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ నిర్దిష్ట పాయింట్ P కి x y సమీపించేటప్పుడు లిమిట్ ని పొందడానికి మనం ఏ దిశ నుండి అయినా మరియు ఈ దశకు ఏ మార్గాన్ని అయినా ఉపయోగించవచ్చు సింగిల్ వేరియబుల్ విషయంలో మాకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం కుడి వైపు నుండి లిమిట్ ని మరియు ఎడమ వైపు నుండి లిమిట్ ని తనిఖీ చేసాము మరియు అవి సమానంగా ఉంటే అప్పుడు లిమిట్ ఉనికిలో ఉందని మరియు లిమిట్ ఆ విలువకు సమానమని మనం చెప్తాము లేదా ఆ రెండు పరిమితులు భిన్నంగా ఉంటే మనం దానిని పిలుస్తాము లిమిట్ ఉనికిలో లేదు ఈ సందర్భంలో మనకు ఒక నిర్దిష్ట బిందువును చేరుకోవటానికి అనంతమైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో కొన్ని నిర్దిష్ట మార్గంలో ఒక లిమిట్ ని కనుగొనడం మరియు ఇది లిమిట్ అని చెప్పడం కష్టం కాబట్టి నేను ఇక్కడ వ్యాఖ్యానించినట్లుగా ఈ x y రెండు డైమెన్షనల్ ప్లేన్లో x0 y0 పాయింట్కి వెళుతుందని గమనించండి ఈ నిర్దిష్ట బిందువు x0 y0 కు x y చేరే అనంతమైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఉన్న లిమిట్ ప్రత్యేకంగా ఉంటే లిమిట్ అన్ని మార్గాల్లో సమానంగా ఉండాలి అంటే ఒక నిర్దిష్ట మార్గంలో P పాయింట్ను సమీపించడం ద్వారా మరియు f x y ఫంక్షన్ యొక్క పరిమితిని x y x0 y0 కి వెళ్ళడం ద్వారా లిమిట్ ని పొందలేము ఏదేమైనా లిమిట్ మార్గంపై ఆధారపడి ఉంటే కాబట్టి లిమిట్ భిన్నంగా ఉందని మనం రెండు వేర్వేరు మార్గాల్లో కనుగొంటే అప్పుడు లిమిట్ ఉనికిలో లేదని కనీసం మనం తేల్చవచ్చు కానీ లిమిట్ ని రెండు లేదా అనేక విభిన్న మార్గాల్లో పొందడం ఆ లిమిట్ ఒకేలా ఉండవచ్చు కాని ఆ నిర్దిష్ట సంఖ్య లిమిట్ అని మనం నిర్ధారించలేము ఎందుకంటే లిమిట్ భిన్నంగా ఉండే ఇతర మార్గం ఉండవచ్చు కాబట్టి కొన్ని నిర్దిష్ట మార్గంలో ఉన్న లిమిట్ సాధ్యం కాదని తేల్చిచెప్పవచ్చు కాని మనం రెండు వేర్వేరు మార్గాలను కనుగొని ఆ మార్గాల్లో లిమిట్ భిన్నంగా ఉంటుందని మనం తేల్చవచ్చు అప్పుడు లిమిట్ ఉనికిలో లేదని చెప్పగలను కాబట్టి ఇప్పుడు f x y యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ ని x y కొన్ని నిర్దిష్ట పాయింట్ కు చేరుకున్నప్పుడు కొన్ని అవకాశాలను చూస్తాము ఉదాహరణకు ఈ ఉదాహరణను పరిగణించండి x2yx4y2 మరియు x y y x మార్గం వెంట 00 కి వెళుతుంది మరియు రెండవది మనం మళ్ళీ అదే ఫంక్షన్ తీసుకుంటాము మరియు x y వెంట 00 ఈ మార్గం y x2 కాబట్టి ఈ మూలాన్ని ఇక్కడ చేరుకోవడానికి మనం రెండు వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాము ఒకటి సరళ రేఖ y x మరియు రెండవది మనం ఈ y x2 మార్గాలను తీసుకున్నాము కావున ఈ y x2 లేదా y x రెండు వేర్వేరు మార్గాల్లో మనం 00 పాయింట్ను చేరుకున్నప్పుడు ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ y x వెంట వెళితే మనం మూలానికి చేరుకుంటున్నాము ఎప్పుడంటే ఈ సందర్భంలో y x చేరినప్పుడు కాబట్టి మనం ఇక్కడ x2 ను ఉంచుతాము మరియు తరువాత y మళ్ళీ x అవుతుంది అయితే మనకు ఇక్కడ x4 x2 ఉంది మరియు ఇప్పుడు x 0 కి వెళ్ళేటప్పుడు మనం చేరుకోవచ్చు ఎందుకంటే ఈ మార్గంలో ఇప్పుడు మనం ఈ y x ని పరిమితం చేసాము లేదా మనం ఇక్కడ y x ను ప్రత్యామ్నాయం చేసాము కాబట్టి ఇప్పుడు x 0 కి వెళుతుంది ఈ లిమిట్ కి ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ x లిమిట్ 0 కి వెళుతుంది మరియు ఇది x2 మనం రద్దు చేయవచ్చు కాబట్టి మీకు ఇంకా xx21 ఉంది ఆపై ఈ లిమిట్ 0 కి వెళుతుంది కాబట్టి ఈ దారిలో y x ఈ సరళ రేఖ వెంట మూలానికి చేరుకుంటుంది మనం ఈ లిమిట్ ని 0 గా పొందుతున్నాము ఇప్పుడు మనం y x2 తీసుకుంటే కనుక ఈ మార్గంలో లిమిట్ x లిమిట్ 0 కి వెళుతున్నందున మనకు ఈ లిమిట్ ఉంది మళ్ళీ ఈ మార్గం y x2 కూడా 0 కి చేరుకుంటుంది కానీ ఈ పారాబొలిక్ మార్గంతో కాబట్టి ఇక్కడ మనకు x 0 మరియు x2 ఉన్నాయి అప్పుడు y మళ్ళీ x2 అవుతుంది కాబట్టి మనకు x4 మరియు y2 x4 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించినది ఇక్కడ x4 మరియు తరువాత మీకు ఇక్కడ 2 x4 ఉంది కాబట్టి ఈ లిమిట్ సగం మాత్రమే ఉంటుంది కావున ఈ మార్గంలో మనం లిమిట్ ని సగం పొందుతున్నాము సరళ రేఖ వెంట y x లిమిట్ 0 y x2 వెంట లిమిట్ సగం ఉంటుంది కాబట్టి ఇప్పుడు x y 0 0 x2yx4y2 కు ఈ లిమిట్ ఉనికిలో లేదని మనం నిర్ధారించగలము ఈ రకమైన రెండవ ఉదాహరణ మనం లిమిట్ x y ని తీసుకుంటాము 01 tan 1yx కి వెళ్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు మళ్ళీ ఈ xy ప్లేన్ ఉంది మరియు మనం పాయింట్ 01 కి చేరుకుంటున్నాము కాబట్టి x 0 y 1 కాబట్టి ఎక్కడో ఇక్కడ మనం మళ్ళీ రెండు మార్గాలు తీసుకుంటాము మనం ఈ y ని పరిష్కరించగలము మరియు ఈ రెండు మార్గాలను x కుడి వైపు నుండి లేదా ఎడమ వైపు నుండి ఈ స్థానానికి చేరుకుంటాము కాబట్టి ఈ మార్గంలో మనం y ని 1 గా పరిష్కరిస్తాము ఆపై మనం ఈ రెండు ప్రత్యేక మార్గాల్లో ఈ లిమిట్ ని తీసుకుంటాము లేదా అంచనా వేస్తాము కాబట్టి ఈ సందర్భంలో మనం y 1 ను సరిచేస్తే ఈ రెండు దిశల నుండి x నుండి 0 వరకు చేరుకోండి కాబట్టి మనం ఎడమ చేతి వైపు నుండి x 0 tan 1yxకు వెళ్తుంది కాబట్టి x నెగెటివ్ గా ఉంటే మీరు గమనించండి కాబట్టి ఈ సంఖ్యలన్నీ ఇక్కడ 1xనెగెటివ్ గా ఉంటాయి కాబట్టి x లిమిట్ కి చేరుకున్నప్పుడు ఈ కి 1x చేరుకుంటుంది కాబట్టి tan 1 2 పొందుతుంది అదేవిధంగా మనం ఈ 01 పాయింట్ యొక్క కుడి వైపు నుండి ఈ పాయింట్ను చేరుకుంటే ఈ సందర్భంలో ఇది అవుతుంది మరియు tan 1 అయితే మనకు 2 గా లిమిట్ లభిస్తుంది కాబట్టి ఈ ఉదాహరణలో నేను రెండు వేర్వేరు మార్గాల్లో మనకు రెండు వేర్వేరు లిమిట్ లు ఉన్నాయని చూశాను కాబట్టి ఇక్కడ ఇచ్చిన లిమిట్ x y 01 tan 1 కి వెళ్లే లిమిట్ ఉనికిలో లేదని మనం నిర్ధారించగలము ఎందుకంటే ఈ లిమిట్ మార్గం మీద ఆధారపడి ఉంటుంది కనుక మీరు ఈ తదుపరి ఉదాహరణ xyx2 y2 మరియు x y 00 కి వెళితే ఈ సందర్భంలో మనం మూలానికి చేరుకుంటున్నాము మరియు ఫంక్షన్ xyx2 y2 కాబట్టి మనం ఒక సాధారణ మార్గాన్ని తీసుకుంటాము y mx అంటే ఇక్కడ y mx మారుతూ m తో ఉంటుంది కాబట్టి మనం వేర్వేరు సరళ రేఖలతో ఈ దశకు చేరుకుంటున్నాము కాబట్టి ఈ సరళ రేఖల వాలు భిన్నంగా ఉంటుంది కాబట్టి m ఏదైనా విలువను తీసుకోవచ్చు మరియు తరువాత ఈ సరళ రేఖల వెంట 00 ఉన్న స్థానానికి చేరుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ ఏమిటి అయితే y మనం మునుపటిలా ప్రత్యామ్నాయం చేయవచ్చు y mx కాబట్టి ఇక్కడ మనకు mx2 ఉంటుంది మరియు తరువాత x2 m2x2 మరియు x2 క్యాన్సల్ చేయబడతాయి మరియు మనకు m1 m2 లభిస్తుంది కాబట్టి m యొక్క విభిన్న విలువల కోసం మనం వేరే లిమిట్ ని పొందుతున్నాము అందువల్ల లిమిట్ మార్గంపై ఆధారపడి ఉంటుంది మరియు మళ్ళీ ఈ లిమిట్ ఉనికిలో లేదు అటువంటి లిమిట్ ని కంప్యూటింగ్ చేయడానికి ప్రత్యామ్నాయ విధానం వేరే కోఆర్డినేట్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు మరియు కార్టిసియన్ నుండి పోలార్ కోఆర్డినేట్లకు అక్షాంశాలు coordinates కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మార్పును ఉపయోగించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో x r cos మరియు y r sin అనే పరివర్తన మనకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో మనం ఇప్పుడు వేర్వేరు కోఆర్డినేట్ వ్యవస్థలపై మరియు పోలార్ కోఆర్డినేట్లో పని చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ x y 00xyx2 y2 కు వెళ్తుంది sin cos గా ఇవ్వబడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ x ని మార్చుకుంటే మనం r cos గా మరియు y ను r sin గా ప్రత్యామ్నాయం చేస్తాము ఆపై x2 y2 r2 అవుతుంది మరియు ఇక్కడ ఈ లిమిట్ x y 00 కి వెళుతుంది r 0 కి వెళ్ళేటప్పుడు లిమిట్ అవుతుంది ఎందుకంటే పోలార్ కోఆర్డినేట్లో ఇప్పుడు మనకు ఈ r ఉంది మరియు ఇది మరియు ఇది r కాబట్టి స్వతంత్రంగా మనం r కి 0 కి చేరుకుంటే మనం ఈ మూలానికి ఇన్ఫినిటీకి చేరుకుంటాము కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ x y 00 కి వెళుతుంది ఈ లిమిట్ r కి 0 కి వెళుతుంది మరియు r cos r sinఓవర్ r2 మరియు ఈ r క్యాన్సల్ అవుతుంది కాబట్టి మనకు ఈ cosమరియు sinలభిస్తాయి కాబట్టి ఈ లిమిట్ ఆధారపడి ఉంటుందని మనం మళ్ళీ గమనించాము కాబట్టి ఈ లిమిట్ ని చేరుకోవటానికి లేదా ఇక్కడ ఈ విధానాన్ని సంప్రదించడానికి మనం వేరే కోణాన్ని ఎంచుకుంటే అప్పుడు మూలం భిన్నంగా ఉంటుంది అయితే మళ్ళీ ఇదే విధమైన పరిస్థితి లిమిట్ కోణం పై ఆధారపడి ఉంటుంది లేదా అది మార్గం మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్పగలం మరియు అందువల్ల ఇది ఉనికిలో లేదు ఈ సమన్వయ వ్యవస్థ యొక్క మార్పు చాలా సందర్భాల్లో చాలా సహాయకారిగా ఉందని నేటి ఉపన్యాసంలో మనం గ్రహించగలం ఉదాహరణకు మనం ఈ సమస్యను x2yx2 y2 గా పరిగణిస్తాము మరియు మనం కోఆర్డినేట్ వ్యవస్థను ధ్రువానికి మార్చినట్లయితే అంతకుముందు ప్రత్యామ్నాయం ద్వారా మనం ఈ లిమిట్ x y ని వ్రాయవచ్చు ఇది 00 కి వెళ్తుంది x2yx2 y2 0 కి సమానం కాబట్టి లిమిట్ మళ్ళీ r 0 కి వెళ్తుంది మరియు x2 ను r2 cos2 గా y r r sin గా మరియు మనకు ఇక్కడ x2 మళ్ళీ r2 cos2 r2 sin2 గా ఉంటుంది ఇది r2 అవుతుంది కాబట్టి మనకు లిమిట్ r 0 కి వెళుతుంది కాబట్టి ఇది r r2 క్యాన్సల్ చేయబడుతుంది ఆపై మనకు cos2మరియు sinఉన్నాయి మరియు r2 ద్వారా విభజించబడింది ఇది ఇప్పటికే క్యాన్సల్ చేయబడింది కాబట్టి r2 మరియు తరువాత ఇక్కడ r2 కాబట్టి ఇవి క్యాన్సల్ చేయబడతాయి మరియు r 0 కి వెళుతుంది

కాబట్టి నుండి స్వతంత్రంగా మనం ఇక్కడ ఫిక్సింగ్ చేయటం లేదు ఎందుకంటే దాని విలువ ఏమైనా మనకు ఇక్కడ పరిమిత సంఖ్య ఉంది ఆపై r 0 కి వెళుతుంది అప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ 0 అవుతుంది కాబట్టి కోఆర్డినేట్ వ్యవస్థకు మార్చడం ద్వారా మూల్యాంకనం సులభం మరియు లిమిట్ 0 అని మనం ఇప్పుడు తేల్చవచ్చు ఇక్కడ ఈ లిమిట్ కారణంగా మనం మార్గాన్ని పరిష్కరించలేదని మనం మళ్ళీ గుర్తించాము మనం నుండి స్వతంత్రంగా వచ్చాము కాబట్టి యొక్క విలువను పరిష్కరించకుండా మనకు ఈ 0 కి ఒక విధానం ఉంది కాబట్టి ఈ లిమిట్ ఒక నిర్దిష్ట మార్గంలో లేదు ఇది మార్గం నుండి స్వతంత్రమైనది కాబట్టి కోఆర్డినేట్ వ్యవస్థను మార్చడం చాలా సహాయకారిగా ఉంటుందని నేను చెప్పాను ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో మనం చూశాము y తో పాటు ఈ పాయింట్ ను చేరుకోవడం mx లైన్ కి సమానం అని కూడా మళ్ళీ గందరగోళం చెందవచ్చు అయితే 0 గా లిమిట్ ని ఇస్తుంది కాని ఇక్కడ మనం మార్గాన్ని పరిష్కరించాము కాబట్టి y mx కు సమానం ఇవి 00 పాయింట్ కు చేరుకున్న సరళ రేఖలు కాబట్టి అలా చేయడం ద్వారా y mx కు సమానం మరియు ఈ x ను 0 కి వెళ్ళనివ్వండి ఇచ్చిన సంఖ్య లేదా ఇచ్చిన లిమిట్ ఫంక్షన్ యొక్క లిమిట్ అని మనం నిర్ధారించలేము కానీ ఈ సందర్భంలో కోఆర్డినేట్ వ్యవస్థను మార్చడం ద్వారా కాబట్టి ఇప్పుడు మనకు వేరే కోఆర్డినేట్ సిస్టమ్ సమానమైన సమన్వయ వ్యవస్థ ఉంది అక్కడ మనం దేనినీ పరిష్కరించలేదు కాబట్టి ఇక్కడ అది నుండి స్వతంత్రంగా ఉంటే మనం కొంత సంఖ్యకు చేరుకుంటున్నాము అది మరికొన్ని ఉదాహరణలలో దీనిని అన్వేషిస్తాము అయితే ఆధారపడటం లేదు కాబట్టి ఈ సందర్భంలో లిమిట్ ఉంది మరియు లిమిట్ 0 కి సమానం కాబట్టి ఇక్కడ sin 1 x 2y మరియు tan 1 3x 6y కాబట్టి కోఆర్డినేట్ వ్యవస్థకు మార్చకుండా ఇది మరొక విధానం ఇది x 2y అని ఇక్కడ మనం గమనించవచ్చు మరియు ఇక్కడ కూడా tan 1 వాదన మళ్ళీ 3 రెట్లు x ప్లస్ 2 వై కాబట్టి మనకు x 2y అనే ఒకే సంఖ్య ఉంది మరియు ఇక్కడ కూడా 3x 2 y ఉంది కాబట్టి మనం x 2y ని కొత్త పారామితిగా కొత్త వేరియబుల్ t గా ప్రత్యామ్నాయం చేస్తే అప్పుడు మనం ఈ లిమిట్ ని sin 1 లిమిట్ గా మార్చవచ్చు కాబట్టి ఇది t గా ప్రతిక్షేపించు ఉంటుంది ఆపై tan 1 మరియు లిమిట్ t 0 కి చేరుకుంటుంది కనుక ఇది 11 t2 అని చెప్పే లో పిటెల్ LHospital యొక్క నియమాన్ని మనం వర్తింపజేయవచ్చు ఆపై ఇక్కడ ఇది 319t2అవుతుంది ఆపై లిమిట్ t 0 కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో t 0 కి వెళుతుంది అది 1 ఆపై మనకు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 13 కాబట్టి ఈ లిమిట్13 అవుతుంది కావున మళ్ళీ ఇది రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్లను ఒక వేరియబుల్ గా మార్చగలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో సహాయపడే మరొక విధానం కాబట్టి ఇప్పుడు లిమిట్లతో పనిచేయడంపై కొన్ని వ్యాఖ్యలు కాబట్టి లిమిట్ f x y L1 కి మరియు x y x0 కి L2 గా వెళితే మనకు ఏమి ఉంటుంది ఈ రెండు లిమిట్లు ఇవ్వబడితే మనం ఈ k సార్లు f x y ను లెక్కించవచ్చు ఇది f x y యొక్క లిమిట్ x y x0 y0 కి వెళుతుంది కాబట్టి ఈ k స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ లిమిట్ k సార్లు L1 గా ఉంటుంది మళ్ళీ మనం ఈ fx y gx y ను జోడించినప్పుడు మనకు అక్కడ L1 మరియు L2 పరిమిత పరిమాణాలు ఉన్నాయి అప్పుడు ఈ లిమిట్ L1 L2 గా కూడా ఉంటుంది L1 ప్లస్ మరియు మైనస్ అది ఇక్కడ ప్లస్ అయితే ప్లస్ కనిపిస్తుంది ఇది ఇక్కడ మైనస్ అయితే మైనస్ L2 వస్తుంది ఇప్పుడు f x y g x y అనే రెండు ఫంక్షన్ల యొక్క ఉత్పత్తిని కలిగి ఉన్నాము కాబట్టి ఇది L1 మరియు L2 యొక్క ఉత్పత్తి అవుతుంది g x y కన్నా ఇక్కడ fx y లబ్ధము ఉంటే ఈ సందర్భంలో ఈ L2 సున్నా కాకపోతే మనం 0 ద్వారా విభజించలేము కాబట్టి L2 సున్నా కాకపోతే ఈ లిమిట్ L1L2 అవుతుంది కాకపోతే L2 0 కి సమానం కాదు ఈ పని నియమాల యొక్క మరికొన్ని సాధారణీకరణ మనకు అక్కడ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు కూడా పని చేయవచ్చు కాబట్టి ఈ లిమిట్ f x y x y గా x0 y0 కి వెళితే ఇన్ఫినిటీ మరియు ఇక్కడ ఈ g x y యొక్క లిమిట్ x y గా x0 y0 కు కూడా ఇన్ఫినిటీ అలాంటప్పుడు ఈ రెండు ఫంక్షన్ల యొక్క ఉత్పత్తి యొక్క ఈ లిమిట్ ని f x y g x y x y గా x0 y0 కి వెళుతుంది కాబట్టి ఇన్ఫినిటీ మరియు ఇక్కడ కూడా మనకు ప్లస్ ఇన్ఫినిటీ మరియు ఇన్ఫినిటీ ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్ ప్లస్ ఇన్ఫినిటీ కూడా అవుతుంది మనం రెండు ఫంక్షన్లను కూడా జతచేయవచ్చు మరియు x y x0 y0 కి వెళ్లేటప్పుడు లిమిట్ ని తీసుకోవచ్చు మరియు ఇది ఇన్ఫినిటీ మరియు ఇన్ఫినిటీ అవుతుంది ఇది మనకు మళ్ళీ ఇన్ఫినిటీ అని తెలుసు కాబట్టి ఇక్కడ మనకు లిమిట్ ప్లస్ ఇన్ఫినిటీ ఉంది మరియు x y x0 y0 కి వెళ్ళేటప్పుడు g మైనస్ ఇన్ఫినిటీ కి చేరుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఒకటి మైనస్ ఇన్ఫినిటీ మరొకటి ప్లస్ ఇన్ఫినిటీ కాబట్టి ఉత్పత్తి మైనస్ గుర్తుతో మళ్ళీ ఇన్ఫినిటీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి నెగిటివ్ గా ఉంటుంది ఒకటి ప్లస్ కాబట్టి ప్లస్ మరియు మైనస్ ఒకటి మైనస్ ఒకటి ఆపై ఇక్కడ మనకు ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ కి చేరుకుంటుంది మనకు f x y ఉంటే ఇన్ఫినిటీ మరియు g x y కొంత ఫినాయిట్ రియల్ నంబర్ కు చేరుకుంటుంది ఈ సందర్భంలో మనం అటువంటి లిమిట్ లను f x y ప్లస్ లేదా మైనస్ g x y ఇది ఇప్పటికే ఇన్ఫినిటీ కనుక మనకు ఇక్కడ g x y L కి సమానం కాబట్టి ఇది ఫినాయిట్ నెంబర్ ఉన్నంతవరకు ఇక్కడ ఈ సంఖ్య ఏమిటో పట్టింపు లేదు అప్పుడు ఈ లిమిట్ కేవలం ఇన్ఫినిటీ అవుతుంది రెండవది మనకు ఇన్ఫినిటీ ఉంటే అప్పుడు ఈ లిమిట్ L సానుకూలంగా ఉంటే ఈ సందర్భంలో మనం ప్రోడక్ట్ రూల్ కోసం వెళ్ళవచ్చు కాబట్టి లిమిట్ x y x0 y0 f x y మరియు g x y కు వెళుతుంది మరియు ఈ L సానుకూలంగా ఉన్నందున ఈ ఉత్పత్తి సమానంగా ఉంటుంది ఎందుకంటే L పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి గుర్తు మారదు మరియు అది ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు f x y ఇన్ఫినిటీ కి చేరువలో ఉంది మరియు ఈ g x y L కి చేరుకోవడం నెగెటివ్ నంబర్ అవుతుంది అలాంటప్పుడు f x y నుండి ఈ ఉత్పత్తి ఇన్ఫినిటీ కి చేరుకుంటుంది ఉత్పత్తి ఇన్ఫినిటీ కి వెళ్తుంది కానీ ఈ నెగెటివ్ L కారణంగా ఇది మైనస్ ఇన్ఫినిటీ కి చేరుకుంటుంది ఇప్పుడు f x y ఇన్ఫినిటీ మరియు g x y కి చేరుకోవడం రియల్ నంబర్ అయితే లిమిట్ రియల్ నంబర్ ఆ సందర్భంలో ఇక్కడ f x y కంటే ఎక్కువ g x y కాబట్టి ఇక్కడ ఈ f x y ఇన్ఫినిటీ కి వెళుతుంది మరియు g x y కొంత సంఖ్య L ఆ సందర్భంలో ఈ లిమిట్ 0 అవుతుంది కాబట్టి ఈ రోజు మనం చూసిన లిమిట్ రెండు వేరియబుల్స్ విషయంలో లిమిట్ ని రెండుగా అంచనా వేయవచ్చు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే xy ప్లేన్ లో ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట పాయింట్ ను అనేక దిశల నుండి చేరుకోవచ్చు ఒక వేరియబుల్ విషయంలో మనకు ఎడమ చేతి వైపు నుండి కుడి వైపు నుండి రెండు దిశలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు అనంతమైన అనేక దిశలు ఉన్నాయి కాబట్టి ఒక నిర్దిష్ట దిశలో ఒక లిమిట్ ని లెక్కించడం సహాయపడదు కాని లిమిట్ లు భిన్నంగా ఉన్న రెండు దిశలను కనుగొంటే అప్పుడు లిమిట్ ఉనికిలో లేని లిమిట్ అని మనం నిర్ధారించవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ మార్గాల్లో మనం ని అంచనా వేయడం ద్వారా మనం ఈ లిమిట్ అని నిర్ధారించలేము అయినప్పటికీ ఆ లిమిట్ అనేక మార్గాల్లో సమానంగా ఉండవచ్చు కాబట్టి లిమిట్ ని లెక్కించడం పోలార్ కోఆర్డినేట్కు మారుతున్న రెండు విధానాలలో మనం చూసినవి సహాయపడతాయి అలాంటప్పుడు r 0 కి చేరుకుంటే ఉదాహరణకు ప్రశ్నలోని లిమిట్ మూలానికి చేరుకుంటే కాబట్టి ఆ సందర్భంలో r నుండి స్వతంత్రంగా 0 కి చేరుకుంటే మనం చెప్పగలం కాబట్టి మనకు ఏ సంఖ్య వచ్చినా అది మార్గం మీద ఆధారపడి ఉండదు మరియు అది లిమిట్ అవుతుంది అనేక సందర్భాల్లో మనం ఒక సంఖ్యను ఒక వేరియబుల్ సమస్యగా మార్చగలమని మనం చూసిన మరొక విధానం ఆపై మనం లిమిట్ ని ముగించడానికి లో పిటెల్ L'Hospital' నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి పోలార్ కోఆర్డినేట్కు మార్చడం లిమిట్ ని అంచనా వేయడానికి సహాయపడుతుందని మరోసారి మనం తదుపరి ఉపన్యాసంలో చూస్తాము కానీ మనం మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి r 0 గా లిమిట్ ని తీసుకునేటప్పుడు అది యాంగిల్ మీద ఆధారపడకూడదు అయితే నుండి స్వతంత్రంగా మనం కొంత సంఖ్యకు చేరుకుంటే అది లిమిట్ అని మనం తేల్చవచ్చు కానీ ఆ లిమిట్ పై ఆధారపడి ఉంటే మళ్ళీ అది మార్గం ఆధారిత పరిమితి అందువల్ల లిమిట్ ఉనికిలో లేదు కాబట్టి కోఆర్డినేట్ వ్యవస్థను పోలార్ కోఆర్డినేట్గా మరియు తరువాత మరిన్ని ఉదాహరణలను మార్చేటప్పుడు సమస్య ఏమిటనే దానిపై మనం ఎక్కువగా మాట్లాడుతాము అయితే ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి చాలా ధన్యవాదాలు